ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఈ మాడ్యూల్లో ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క మరికొన్ని లక్షణాలను చూస్తాము ఇప్పటి వరకు ఒక ఆప్ ఆంప్ యొక్క రేఖాచిత్రంతో సహా ఆపరేషన్ యాంప్లిఫైయర్యొక్క కొన్ని లక్షణాలను మనం చూశాము మరియు మనం ఇన్పుట్ బయాస్ కరెంట్మరియు ఇన్పుట్ ఆఫ్ సెట్ కరెంట్ కి సంబంధించిన ఒక సమస్యను కూడా పరిష్కరించాము కాబట్టి ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క మరికొన్ని లక్షణాలను ఇక్కడ చూద్దాం అది ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క ముగింపు అవుతుంది ఆపై మనం తదుపరి ఉపన్యాసంలో ఆప్ ఆంప్స్ యొక్క సర్క్యూట్లను కొనసాగిస్తాము కాబట్టి మీరు తెరపై గమనిస్తే మనం ఇక్కడ చూస్తున్నది వాస్తవిక సరళీకృత అంచనాలు వాస్తవికమైన కొన్నిఊహలు ఉన్నాయి మరియు మనం ఏదో ఊహిస్తాము మొదటిది సున్నాఇన్పుట్ కరెంట్ కాబట్టి ఇది ఏమిటి ఇది కరెంట్ వినియోగించ బడింది ఇది మనం ఉహిస్తున్నాము ఇది వాస్తవికమైనది మరియు సరళీకృతమైన ఊహ మొదటి ఊహ ఏమిటంటే ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ ద్వారా వినియోగించ బడిన కరెంట్ విలువ సున్నా ఇది మొదటి ఊహ ఏదైనా ఒక ఇన్పుట్ టెర్మినల్ ద్వారా వినియోగించ బడిన కరెంట్ కాబట్టి మనం ఇన్పుట్ టెర్మినల్స్ అని చెప్పినప్పుడు మనకు రెండు టెర్మినల్స్ ఉన్నాయి ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు నాన్ ఇన్వర్టింటెర్మినల్ మరియు మనకు అవుట్పుట్ టెర్మినల్ కూడా ఉంది మనం ఉహిస్తున్నది ఏమిటంటేఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ ద్వారా వినియోగించిన కరెంట్ శూన్యం వాస్తవానికి ఇన్పుట్ టెర్మినల్ వినియోగించిన కరెంట్ చాలా తక్కువ అది ఇప్పుడు మనకు తెలుసు ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను అర్థం చేసుకునేటప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ లోకి ప్రవహించే చాలా చిన్న కరెంట్ ఉందని మనకి తెలుసు ఇది మైక్రో ఆంప్స్నుండి నానో ఆంప్స్ క్రమంలో ఉంటుంది అందువల్ల ఇన్పుట్ కరెంట్ శూన్యం అనే ఊహ వాస్తవికమైనది ఆప్ ఆంప్లో రెండవ మరియు అతి ముఖ్యమైన భావన వర్చువల్ గ్రౌండ్ వర్చువల్ అంటే ఏమిటి వర్చువల్ అంటే కాల్పనిక కాబట్టి ఇది ఏమిటి నాన్ ఇన్వర్టింగ్ మరియు ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య ఇన్పుట్ వోల్టేజ్ Vd లో వ్యత్యాసం తప్పనిసరిగా శూన్యం ఇది సుస్పష్టం ఎందుకంటే ఇన్పుట్ వోల్టేజ్ కొన్ని వోల్ట్స్ ఉన్నప్పటికీ పెద్ద ఓపెన్ లూప్ గైన్ కారణంగా ఇన్పుట్ టెర్మినల్స్ వద్ద వోల్టేజ్ Vd యొక్క వ్యత్యాసం దాదాపు శూన్యం గా ఉంటుంది కాబట్టి అవకలన వోల్టేజ్ Vd దేనికి సమానం Vdనాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద V కి మరియు ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద V కి సమానంగా ఉంటుంది ఇది అవకలన వోల్టేజ్ అవకలన వోల్టేజ్ తప్పనిసరిగా శూన్యం అని మనం అనుకుంటాము ఇది తప్పనిసరిగా శూన్యం అయితే ఇది సుస్పష్టం ఎందుకంటే ఇన్పుట్ వోల్టేజ్ కొన్ని వోల్ట్స్ ఉన్నప్పటికీ ఎక్కువ ఆప్ ఆంప్ గైన్ కారణంగా వోల్టేజ్ వ్యత్యాసం Vd ఎల్లప్పుడూ శూన్యం గా ఉంటుంది

కాబట్టి అదే జరిగితే మనం ఏమి చెప్పగలం ఈ విధంగా మనం సరళ ఆపరేషన్ పరిధిలో రెండు ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య ఒక వర్చువల్ షార్ట్ సర్క్యూట్ ఉందని చెప్పగలము అంటే వోల్టేజ్ లు సమానంగా ఉన్నాయి మరియు ఇన్పుట్ టెర్మినల్స్ నుండి గ్రౌండ్ కి కరెంటు ప్రవాహాలు లేవు కాబట్టి నేను ఒక సర్క్యూట్ గీస్తే మరియు నాకు ఇక్కడ గ్రౌండ్ ఉంటే అప్పుడు ఈ టెర్మినల్ మైనస్ మరియు ఇది ప్లస్ ఇది V అని చెప్పండి ఇది V అప్పుడు ఇది వర్చువల్ గ్రౌండ్ వద్ద ఉంది ఎందుకంటే ఇది గ్రౌండ్ అదే మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్నాము ఎందుకంటే నా గైన్ భిన్నంగా ఉంటే అప్పుడు నాకు ఇన్పుట్ వోల్టేజ్ యొక్క విభిన్న విలువలు మరియు వేరే వోల్టేజ్ Vd ఉంటుంది కానీ ఒకవేళ నా గైన్ అనంతం అయితేవి డిశూన్యం అవుతుంది మరియు Vd శూన్యం అయితే నా నాన్ ఇన్వెంటింగ్ టెర్మినల్ కూడా ఇన్వెంటింగ్ టెర్మినల్ మాదిరిగానే ఉంటుంది ఒకవేళ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయబడితే నాన్ ఇన్వర్టింగ్ కూడా గ్రౌండ్ చేయబడుతుంది అంటే మనం ఆప్ ఆంప్ యొక్క రెండు చివరలను లేదా ఆప్ ఆంప్ యొక్క రెండు ఇన్పుట్ టెర్మినల్స్ ను వర్చ్యువల్ గా కలిపినట్లు కనిపిస్తోంది కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది సర్క్యూట్ ఇది ఇన్వర్టింగ్ ఇది నాన్ ఇన్వర్టింగ్ ఇది Rf ఇది R1 ఇది కరెంటు గ్రౌండ్ ఇప్పుడుమనం ఏమి చెప్తున్నాము అంటే వర్చువల్ గ్రౌండ్ యొక్క భావన కారణంగా ఈ ప్రత్యేకమైన టెర్మినల్ ఈ టెర్మినల్ మాదిరిగానే ఉంటుంది సర్క్యూట్ అంటే ఇదే కాబట్టి వర్చువల్ షార్ట్ ఉంది ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ అయితే ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య భౌతిక సంబంధం లేనప్పటికీ వర్చువల్ షార్ట్ అనే భావన ద్వారా ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా గ్రౌండ్ పొటెన్షియల్ వద్ద ఉంది మీరు చూడగలిగితే భౌతిక సంబంధం ఉందా ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ను అనుసంధానించే భౌతిక సంబంధం లేదా ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినళ్లను కలుపుతూ వైర్ కూడా ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ అయితే వర్చువల్ గ్రౌండ్ అనే భావన ద్వారా ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా గ్రౌండ్ పొటెన్షియల్ వద్ద ఉంటుంది ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య భౌతిక సంబంధం లేదు ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య భౌతిక సంబంధం లేనందున దీనిని వర్చువల్ గ్రౌండ్ అని కూడా పిలుస్తారు అందువల్ల ఆప్ ఆంప్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ కు సమానమని మనం వాస్తవికంగా ఊహించ వచ్చు ఎందుకంటే Vd శూన్యం అవుతుంది దీని అర్థం Vinverting మరియు Vnoninverting వోల్టేజ్ లు ఒకే విధంగా ఉంటాయి ఇది X అని అనుకుందాం ఇది కూడా Xమరియు Vd V V తప్ప మరొకటి కాదు అంటే X X అంటే అదే విలువ కాబట్టి ఇది సున్నా అవుతుంది కాబట్టి సమాధానం సున్నా ఇది సున్నా వద్ద ఉంటే అంటే V మరియు V అనుసంధానించబడి ఉన్నాయని నేను ఉహిస్తున్నాను V గ్రౌన్దేడ్ అయితేV కూడా వర్చువల్ గ్రౌండ్ చేయబడుతుంది ఇది వర్చువల్ గ్రౌండ్ యొక్క భావన అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ కు సమానమని మనం వాస్తవికంగా ఊహించవచ్చు కాబట్టి ఇది వర్చువల్ గ్రౌండ్ వర్చువల్ గ్రౌండ్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోగలరని ఇప్పుడు నేను ఆశిస్తున్నాను కాబట్టి మరికొన్ని లక్షణాలను చూద్దాం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇతర లక్షణాలను చూద్దాం అవకలన రీతి గైన్ తో ప్రారంభిద్దాం కాబట్టి అవకలన రీతి గైన్ అంటే ఏమిటి అవకలన రీతి గైన్ Ad ద్వారా సూచించబడింది గైన్ అవకలన రీతి లో ఉంది అందుకే ఇది Ad అప్పుడు మనకు అవకలన రీతి గైన్ కోసం చిహ్నం Ad ఉంటుంది అది ఏమిటి ఇది రెండు ఇన్పుట్ సిగ్నల్స్ మధ్య వ్యత్యాసం ఆప్ ఆంప్ ద్వారా యాంప్లిఫయ్ చేసే ఫాక్టర్ కాబట్టి నా Vo Ad కు సమానం అయితే అప్పుడు Ad అనేది అవకలన యాంప్లిఫైయర్ గైన్ రెండు ఇన్పుట్ సిగ్నల్స్ మధ్య వ్యత్యాసాన్ని యాంప్లిఫయ్ చేస్తుంది మరియు దీనిని అవకలన గైన్ అని కూడా పిలుస్తారు అంటే ఒకవేళ నా వద్ద Vo ఉంటే నేను అదే సమీకరణం Ad వ్రాస్తున్నాను ఈ సందర్భంలో V1 2 వోల్ట్స్ V2 1 వోల్ట్ అప్పుడు నా Vo ఏమిటంటే Ad అది Ad 1 మరియు నా Ad ఏమిటి Ad గైన్ యొక్క విలువ ఏమైనా నా వ్యత్యాసం వోల్టేజ్ నిర్దిష్ట గైన్ ద్వారా యాంప్లిఫయ్ అవుతుంది మరియు అందుకే Adను అవకలన రీతి గైన్ అంటారు కాబట్టి ఇప్పుడు అవకలన రీతి గైన్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటో మాకు తెలుసు భావనలు నిజంగా సులభం మనం చూస్తున్నది మీరు నిజంగా ఆలోచిస్తే ఇది కొన్ని సమీకరణాలు ఇది అర్థం చేసుకోవడానికి చాలా సులభం కాబట్టి మీరు అవకలన రీతి గైన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు సులభంగా చూడగలరు ఇది వోల్టేజ్ యొక్క వ్యత్యాసం మరియు మనం అవకలన వోల్టేజ్ను యాంప్లిఫయ్ చేస్తున్నాం మరియు అందుకే దీనిని అవకలన రీతి గైన్ అంటారు కాబట్టి ఇప్పుడు మరొక భావనను చూద్దాం ఇది కామన్ మోడ్ గైన్ కాబట్టి మనం కామన్ మోడ్ గైన్ ను అవకలన రీతి గైన్తో పోల్చినప్పుడు మీరు కొంచెం తేడాను చూస్తారు కాబట్టి మీరు స్లైడ్లో కామన్ మోడ్ గైన్ ను చూస్తే మనం చూసేది ఏమిటి ఇది కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ ఆప్ ఆంప్ చేత యాంప్లిఫయ్ చేయబడింది ఈ పదం చాలా ముఖ్యమైనది కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ ద్వారా యాంప్లిఫయ్ చేయబడుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటి మనం రెండు ఇన్పుట్ వోల్టేజ్ లను వర్తింపజేస్తే అవన్నీ అవకలన యాంప్లిఫైయర్కు సమానమైనవి ఇవి అన్ని విధాలుగా సమానంగా ఉంటాయి తరువాత V1V2 కాబట్టి ఇది మనకు VoAd నేను V1V2 ను వర్తింపజేస్తున్నానని చెబితే అందుకే టెర్మినల్ యొక్క ఇన్పుట్ వద్ద వోల్టేజ్ ఒకేలా ఉంటుంది అంటే అది నా Vo ని Ad0 సూచిస్తుంది లేదా Vo సున్నా తప్ప మరొకటి కాదు ఎందుకంటే V1V2 అవునా ఎందుకంటే V1V2 అందువల్ల అవుట్పుట్ వోల్టేజ్ సున్నా అవుతుంది అవకలన యాంప్లిఫైయర్కు అన్ని విధాలుగా సమానమైన రెండు ఇన్పుట్ వోల్టేజ్లను వర్తింపజేస్తే నా అవుట్పుట్ వోల్టేజ్ తప్పనిసరిగా సున్నాఅవ్వాలి కానీ ఆచరణాత్మక అవకలన యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ మీరు గమనిస్తే రెండు ఇన్పుట్ల వోల్టేజ్ ల మధ్య తేడా మీద మాత్రమే కాకుండా రెండు ఇన్పుట్ల సగటు కామన్ మోడ్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది అంటే రెండు ఇన్పుట్ సిగ్నల్స్ యొక్క సగటు తక్కువ స్థాయి మరియు దీనిని కామన్ మోడ్ సిగ్నల్ అని పిలుస్తారు Vc దీనిని సూచిస్తుంది కాబట్టి కామన్ మోడ్ సిగ్నల్ అంటే ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటే ఇది సగటు V1V22 తప్ప మరొకటి కాదు ఆచరణాత్మకంగా అవకలన యాంప్లిఫైయర్ కామన్ మోడ్ సిగ్నల్కు ప్రపోర్షనల్ గా అవుట్పుట్ వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది అవుట్పుట్ను ఉత్పత్తి చేయడానికి ఇది కామన్ మోడ్ సిగ్నల్ను యాంప్లిఫయ్ చేసే గైన్ ని అవకలన యాంప్లిఫైయర్ యొక్క కామన్ మోడ్ గైన్ అంటారు కాబట్టి దీని అర్థం ఏమిటి దీని అర్థం మనం యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు మరియు సర్క్యూట్లో యాంప్లిఫైయర్ ను ప్రవేశ పెట్టినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అటువంటి కామన్ మోడ్ సిగ్నల్ కు ప్రపోర్షనల్ గా ఉందని మనం చూడచ్చు కాబట్టి ఇది Vc కి కూడా ప్రపోర్షనల్ గా ఉంటుంది మరియు ఈ Vc ని యాంప్లిఫయ్ చేసే గైన్ ని కామన్ మోడ్ గైన్ అంటారు Acm లేదా Ac గాని కామన్ మోడ్ గైన్ ని వర్ణిస్తుంది ఇది కామన్ మోడ్ వోల్టేజ్ Vc లేదా Vcm కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని మరోసారి చదువుదాం మరియు దాని అర్థం ఏమిటో మనకు అర్థం అవుతుంది ఆచరణాత్మకంగా అవకలన యాంప్లిఫైయర్ కామన్ మోడ్ సిగ్నల్ కు ప్రపోర్షనల్ గా అవుట్పుట్ వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది కామన్ మోడ్ సిగ్నల్ ని యాంప్లిఫయ్ చేసి అవుట్పుట్ ని ఉత్పత్తి చేసే గైన్ ని కామన్ మోడ్ గైన్ Acm కాబట్టి ఇప్పుడు నా Vo Ad పై మాత్రమే కాకుండా పై కూడా ఆధారపడి ఉంటుంది Vd కూడా Acm మరియు Vcmపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇది కామన్ మోడ్ గైన్ మరియు కామన్ మోడ్ వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కోసం నా కొత్త సూత్రం AdVd Acm Vcm కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో కామన్ మోడ్ సిగ్నల్ని ఉపయోగిస్తాను నేను కామన్ మోడ్ గైన్ అవకలన గైన్ ఉపయోగిస్తాను కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అని పిలువబడే చాలా ముఖ్యమైన లక్షణంని అర్థం చేసుకోవడానికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కి ఇది చాలా ముఖ్యమైన పదం కామన్ మోడ్ సిగ్నల్ను తిరస్కరించే అవకలన యాంప్లిఫైయర్ యొక్క సామర్ధ్యం కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అని పిలువబడే రేషియో ద్వారా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో కామన్ మోడ్ సిగ్నల్ని ఉపయోగిస్తాను నేను కామన్ మోడ్ గైన్ అవకలన గైన్ ఉపయోగిస్తాను కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అని పిలువబడే చాలా ముఖ్యమైన లక్షణంని అర్థం చేసుకోవడానికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కి ఇది చాలా ముఖ్యమైన పదం కామన్ మోడ్ సిగ్నల్ను తిరస్కరించే అవకలన యాంప్లిఫైయర్ యొక్క సామర్ధ్యం కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అని పిలువబడే రేషియో ద్వారా వ్యక్తీకరించబడుతుంది మనకి కామన్ మోడ్ సిగ్నల్ అవసరం లేదు కాబట్టి మనకి అవకలన సంకేతాలు AdVd మాత్రమే అవసరంఇదే మనకి కావలసింది ఈ సమీకరణంలో చూడండి మనం ఏమి వ్రాసాము AdVd AcmVcm Vo దీనికి సమానం వాస్తవానికి మనకి కామన్ మోడ్ సిగ్నల్స్ వద్దు మనకి అవకలన సంకేతాలు మాత్రమే కావాలి కాబట్టి నాకు రేషియో తెలిస్తే అప్పుడు అవకలన యాంప్లిఫైయర్ CMRR అని పిలువబడే ఆ రేషియో ద్వారా కామన్ మోడ్ సిగ్నల్ను తిరస్కరించగలదు కామన్ మోడ్ తిరస్కరణ రేషియో ఇది |AdAcm| ద్వారా ఇవ్వబడుతుంది అవకలన గైన్ కామన్ మోడ్ గైన్ తో విభజించబడింది కాబట్టి ఐడియల్గా కామన్ మోడ్ వోల్టేజ్ సున్నా వాస్తవానికి కామన్ మోడ్ వోల్టేజ్ ఉండకూడదు కాబట్టి ఐడియల్ గా Acm సున్నా ఉండాలి Acm సున్నా అయితే CMRR అనంతం తప్ప మరొకటి కాదు అప్పుడు వాస్తవానికి కామన్ మోడ్ వోల్టేజ్ గైన్ సున్నా అందువల్ల CMRR యొక్క ఐడియల్ విలువ అనంతం అవుతుంది కానీ ఆచరణాత్మక అవకలన యాంప్లిఫైయర్ కోసం Ad విలువ ఎక్కువ Acm చిన్నది మరియు Ad పెద్దదిగా ఉండాలి Acm చిన్నదిగా ఉండాలి కాబట్టి CMRR విలువ కూడా చాలా ఎక్కువ కాబట్టి ఆచరణాత్మకంగా మనకు సున్నా కి సమానమైన Acm ఉండకూడదు ఆచరణాత్మకంగా ఇది సాధ్యం కాదు కానీ Acmసున్నా కి దగ్గరగా ఉంటుంది అప్పుడు Acm సున్నా కి దగ్గరగా ఉంటే Acm 0 001 అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది నా CMRRచాలా ఎక్కువగా ఉంటుంది కానీ అనంతం కాదు కాబట్టి CMRR చాలా సార్లు డెసిబెల్లో వ్యక్తీకరించబడింది మరియు CMRR 20logAdAcm ఇది మనం డెసిబెల్స్లో వ్యక్తీకరించే విలువ కాబట్టి ఇప్పుడు VoAdVdAcmVcm అయితే నేను AdVd ని సాధారణమైనదిగా తీసుకుంటే చివరకు నేను దీనికి సమానమైన సమీకరణాన్ని పొందుతాను Vc మరియు Vd భాగాలు రెండూ ఉన్నప్పటికీ CMRR ఆచరణాత్మకంగా చాలా పెద్దదని ఈ సమీకరణం వివరిస్తుంది Vd మరియు Vc ఉన్నట్లు మీరు చూడవచ్చు ఇప్పటికీ ఈ CMRR చాలా పెద్దది అవుట్పుట్ ఎక్కువగా డిఫరెన్స్ సిగ్నల్కు మాత్రమే ప్రపోర్షనల్ కాబట్టి CMRR చాలా సార్లు డెసిబెల్లో వ్యక్తీకరించబడింది మరియు CMRR 20logAdAcm ఇది మనం డెసిబెల్స్లో వ్యక్తీకరించే విలువ కాబట్టి ఇప్పుడు VoAdVdAcmVcm అయితే నేను AdVd ని సాధారణమైనదిగా తీసుకుంటే చివరకు నేను దీనికి సమానమైన సమీకరణాన్ని పొందుతాను Vc మరియు Vd భాగాలు రెండూ ఉన్నప్పటికీ CMRR ఆచరణాత్మకంగా చాలా పెద్దదని ఈ సమీకరణం వివరిస్తుంది Vd మరియు Vc ఉన్నట్లు మీరు చూడవచ్చు ఇప్పటికీ ఈ CMRR చాలా పెద్దది అవుట్పుట్ ఎక్కువగా డిఫరెన్స్ సిగ్నల్కు మాత్రమే ప్రపోర్షనల్ గా ఉంటుంది మరియు కామన్ మోడ్ భాగం ఎక్కువగా తిరస్కరించబడుతుంది ఇప్పుడు CMRR గురించి ఏమి చెప్పబడిందో అర్థం చేసుకోవడానికి మనం కొన్ని సమస్యలను పరిష్కరించాలి అప్పుడు CMRR ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకుంటాము కాబట్టి మనం ఒక అభ్యాసము చేద్దాం మరియు ఆ అభ్యాసము మన అవకలన యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ని నిర్ణయించాలి కాబట్టి ఏమి చెప్పబడింది అవకలన యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ని మీరు నిర్ణయిస్తారు కాబట్టి VoAdVd AcmVcmఈ సూత్రం మనకి తెలుసు ఇప్పుడు మనకి ఇన్పుట్ వోల్టేజ్ లు ఇవ్వబడ్డాయి ఇది ఇన్పుట్ వోల్టేజ్ 1 ఇన్పుట్ వోల్టేజ్ 2 కాబట్టి V1 300 మైక్రో వోల్ట్స్ మరియు V2 240 మైక్రో వోల్ట్స్ అని ఇవ్వబడింది యాంప్లిఫైయర్ యొక్క అవకలన గైన్ 5000 కాబట్టి Ad 5000 గా ఇవ్వబడిందని మనకి తెలుసు ఇప్పుడు CMRR విలువ కోసం కాబట్టి మనం లెక్కించాల్సిన రెండు విలువలు ఉన్నాయి మొదటి విలువ CMRR 100 కి సమానం రెండవ విలువ CMRR 105 ఇవ్వబడింది కాబట్టి మొదటి దానిలో CMRR 100 Vd కి సమానం అంటే ఏమిటి Vd V1 V2 కాబట్టి మనం V1 మరియు V2 లకు ప్రత్యామ్నాయం చేస్తాము మనకు 60 మైక్రో వోల్ట్స్ Vd లభిస్తుంది

Vc అంటే ఏమిటి Vc అంటే V1V22 మనం ప్రత్యామ్నాయం చేస్తాము 300 200 2 మనకి 270 మైక్రో వోల్ట్స్ లభిస్తాయి CMRR అంటే ఏమిటి CMRR AdAcm కాబట్టి మనకి CMRR విలువ 100 ఉంది Ad విలువ 5000 ఉంది ఇక్కడ నుండి Acm విలువ ఏమిటి మనం Acm విలువ 50 పొందుతాము ఇప్పుడు మనకు ఏమి తెలుసు మనకు Vdతెలుసు Vcm తెలుసు Acm మనకు దొరికిందిVc 313 5 మిల్లి వోల్ట్స్ ఇప్పుడు అదే లెక్కను CMRR విలువ 105 తో చేద్దాం CMRR 105 కి సమానంగా ఉన్నప్పుడు సమాధానం ఏమిటి కాబట్టి CMRR105 కి సమానం Acm CMRR AdAcmకు సమానం కాబట్టి Acm 0 05 ఈ సమీకరణంలో నేను ఈ విలువను మళ్ళీ ప్రత్యామ్నాయం చేస్తే విషయాలు అలాగే ఉంటాయి CMRR మాత్రమే 105 కాబట్టి Acm మారుతుంది ఈ సందర్భంలో నేను విలువను ప్రత్యామ్నాయం చేసినప్పుడు ఇది కొత్త విలువ 0 05 ఇది మునుపటి ఉదాహరణ వలె అదే విలువ కాబట్టి మన దగ్గర ఉన్నది చేయాలా మన వద్ద విలువ 300 0135 మిల్లివోల్ట్స్ఇక్కడ విలువ ఏమిటి 5 మిల్లివోల్ట్స్ ఇక్కడ మనకు 300 0135 మిల్లివోల్ట్స్ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే వాస్తవంగా Acmసున్నాఉండాలి మరియు అవుట్పుట్ AdVd కి సమానంగా ఉండాలి కాబట్టి నేను ఇప్పుడే చెబితే వాస్తవంగా AcmVcm అనే పదం ఉండకూడదు మరియు Vo కేవలం AdVd తప్ప మరొకటి కాదు ఇది ఐడియల్ పరిస్థితి మనం 100 కు సమానమైన CMRR ను ఉపయోగించినప్పుడు చూస్తాము మనకు లభించిన అవుట్పుట్ వోల్టేజ్ 313 5 అవుట్పుట్ వోల్టేజ్ 300 మిల్లివోల్ట్స్ కు దగ్గరగా ఉండాలి కాని నేను CMRR ను 105 కి పెంచినప్పుడు అవుట్పుట్ 300 0135 ఇది 300 మిల్లివోల్ట్స్ కు దగ్గరగా ఉంది అంటే నేను CMRR ని పెంచుతూ ఉంటే అవుట్పుట్ నా ఐడియల్ విలువకు దగ్గరగా ఉంటుంది అబ్బాయిలు కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ కోసం మనం ఇప్పుడు ఇక్కడ నిలుపుతున్నాము CMRR ను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసు మరియు కామన్ మోడ్ గైన్ ఏమిటి అవకలన గైన్ ఏమిటి కామన్ మోడ్ వోల్టేజ్ అంటే ఏమిటి అవకలన మోడ్ వోల్టేజ్ అంటే ఏమిటి మనం ఒక ఉదాహరణ చూశాము ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక పరీక్షలో లేదా వైవాలో అడిగితే CMRR ఎలా ఉండాలి ఇది ఎక్కువగా ఉండాలి ఇది తక్కువగా ఉండాలి మీరు చాలా తేలికగా సమాధానం ఇవ్వగలరని CMRR ఒక కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో మరియు ఇది కామన్ మోడ్ గైన్ ద్వారా అవకలన గైన్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు CMRR చాలా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే మనకు కామన్ మోడ్ సిగ్నల్ అవసరం లేదు కామన్ మోడ్ సిగ్నల్ తక్కువగా ఉంటే నా CMRR చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా మీరు చెప్పవచ్చు ఒకవేళ నా CMRR ఎక్కువగా ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ నా వాస్తవిక లేదా ఐడియల్ విలువకు దగ్గరగా ఉంటుంది ఇది VoAdVd ఎందుకంటే వాస్తవానికి VoAdVdAcmVcm కానీ ఐడియల్ గా Vo AdVd అవుతుంది కాబట్టి AcmVcm ను పరిగణించ కూడదు అని అనుకుంటే ఆచరణాత్మక పరిస్థితిలో నేను AcmVcm ని విస్మరించలేను కాబట్టి ఆ సందర్భంలో CMRR చాలా ఎక్కువగా ఉంటే నా అవుట్పుట్ వోల్టేజ్ నా ఐడియల్ వోల్టేజ్ కి దగ్గరగా ఉంటుంది మరియు అందువల్ల CMRR యొక్క ప్రాముఖ్యత వెలుగు లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు మీకు CMRR ను ఎలా ఉపయోగించాలో తెలుసు పరామితిగా దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా మీకు తెలుస్తుంది ఇది అవకలన యాంప్లిఫైయర్ యొక్క పారామితులలో ఒకటి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క వాస్తవిక పారామితి వర్చువల్ షార్ట్ కూడా మీరు చూశారు చాలా ముఖ్యమైన పరామితి వర్చువల్ షార్ట్ ఇప్పుడు తరువాతి మాడ్యూల్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క మరికొన్ని పారామితులను చూస్తాము అప్పటి వరకు మీరు నేను ఏమి నేర్పించానో అది మరోసారి చదవండి మరియు నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను బై